ఉపన్యాసం 41 కు స్వాగతం ఈ ఉపన్యాసంలో గ్యాస్ సెన్సార్ అయిన సెన్సార్తో ఒక ప్రయోగాన్ని మేము మీకు చూపిస్తాము ఈ ప్రయోగంలో మేము సెన్సార్ విలువలను చదువుతాము మరియు దానిపై ఆధారపడి అలారం సిస్టమ్ ఆక్టివేట్ అవుతుంది మొదట నేను MQ2 గ్యాస్ సెన్సార్ను STM32 బోర్డ్కు ఎలా ఇంటర్ఫేస్ చేస్తానో మీకు చూపిస్తాను ఆపై నేను ప్రయోగాన్ని ప్రదర్శిస్తాను మొదట MQ2 గ్యాస్ సెన్సార్ గురించి ఇది కొంతవరకు ఇలా కనిపిస్తుంది Vcc GND అనలాగ్ అవుట్ మరియు డిజిటల్ అవుట్ ఉన్నట్లు మీరు చూడవచ్చు కింది వాయువుల ఉనికిని కొలవడానికి MQ2 గ్యాస్ సెన్సార్ చాలా వరకు సరిపోతుంది ఇది మీథేన్ బ్యూటేన్ ఎల్పిజి లేదా స్మోక్ వంటి వాయువులను గుర్తించగలదు పిన్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది మొదటి పిన్ విద్యుత్ సరఫరా వోల్టేజ్ Vcc ఇది సాధారణంగా 5 వోల్ట్ తరువాత GND కనెక్షన్ అప్పుడు డిజిటల్ అవుట్ పిన్ ఉంది ఈ పిన్లో పొటెన్షియోమీటర్ ఉపయోగించి త్రెషోల్డ్ వేల్యూ సెట్ చేయడం ద్వారా మనం డిజిటల్ వేల్యూ ను పొందవచ్చు ఎల్సిడి డిస్ప్లేలో పొటెన్షియోమీటర్ వాడకాన్ని మేము ఇప్పటికే చూశాము ఇక్కడ కూడా మీరు ఈ డిజిటల్ అవుట్ విలువను ఉపయోగించాలనుకుంటే ఈ త్రెషోల్డ్ వేల్యూ సర్దుబాటు చేయడానికి మేము పొటెన్షియోమీటర్ను ఉపయోగించాలి వాయువు యొక్క తీవ్రత ఆధారంగా అనలాగ్ అవుట్ పిన్ 0 నుండి 5 వోల్ట్ అనలాగ్ వోల్టేజ్ను అందిస్తుంది ఇది అనలాగ్ పోర్ట్కు అనుసంధానించబడుతుంది ఆ MQ2 గ్యాస్ సెన్సార్లో గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి అక్కడ సెన్సార్ లోపల హీటర్ ఉందని మరియు శక్తిని ప్రయోగించిన తర్వాత వేడి చేయడానికి కొంత సమయం అవసరం కాబట్టి మేము సిస్టం ను ప్రారంభించినప్పుడు నిర్దిష్ట సెన్సార్ను ప్రారంభించడానికి లేదా ప్రేహీట్ చేయడానికి కొంత సమయం అవసరం తద్వారా ఇది సరిగ్గా పని చేస్తుంది మైక్రోకంట్రోలర్తో ఇంటర్ఫేసింగ్ కోసం అనలాగ్ అవుట్ పిన్ను అనలాగ్ ఇన్పుట్ పిన్లలో ఒకదానికి అనుసంధానించవచ్చు తద్వారా మేము ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశాము మేము అదే విధంగా చేస్తాము మరియు కొంత గ్యాస్ ను గుర్తించడంలో అలారంను ప్రేరేపించడానికి తగిన త్రెషోల్డ్ ని సెట్ చేయవచ్చు ఇప్పుడు ఇది మీ సిస్టమ్ ఏ స్థాయిలోఆక్టివేట్ కావాలని మీరు కోరుకుంటున్నారో ఇది అలారం సిస్టం కావచ్చు లేదా మీరు GSM ని కనెక్ట్ చేయవచ్చు అది నేరుగా అగ్నిమాపక దళానికి సందేశాన్ని పంపుతుంది కానీ సాధారణంగా మీరు అర్థం చేసుకోగలిగే స్మోక్ స్థాయి మీరు మళ్లీ కాలిబ్రేట్ చేయాలిస్మోక్ ఉత్పత్తి అయ్యేలా మీరు చేయాలి ఆపై మీరు కూల్టెర్మ్ ద్వారా ఏ విలువను పొందుతున్నారో చూడాలి మరియు తదనుగుణంగా మీరు మీ ప్రోగ్రామ్ను వ్రాస్తారు ఈ ప్రయోగంలో మనం ఏమి చేయబోతున్నాం అంటే గ్యాస్ ఉన్నప్పుడు ఆడిబుల్ అలారం ఆక్టివేట్ అవుతుంది MQ2 గ్యాస్ సెన్సార్ అనలాగ్ ఇన్పుట్ పిన్ A1యొక్క STM బోర్డ్ కి అనుసంధానించబడి ఉంది మరియు ఒక స్పీకర్ PWM అవుట్పుట్ పిన్ D3 కి అనుసంధానించబడి ఉంది ఇది చాలా సరళమైన కనెక్షన్ డయాగ్రమ్ డిజిటల్ పిన్ తో మాకు సంభందం లేదు మేము అనలాగ్ అవుట్ ను A1 కి కనెక్ట్ చేస్తున్నాము ఆపై స్పీకర్తో అలారం సిస్టం గదిలో ఉన్న గ్యాస్ పెర్సెంటజీ బట్టి ఆక్టివేట్ అవుతుంది మేము ఈ D3 పిన్ను ఉపయోగిస్తాము కాబట్టి ఇది అవసరమైన సాధారణ కనెక్షన్ డియాగ్రమ్ Mbed C కోడ్ను పరిశీలిద్దాం mypwm period us మైక్రోసెకండ్లో 3000 మరియు పల్స్ విడ్త్ 1550 మరియు కొంత సమయం వేచి ఉండి మరియు మళ్ళీ మేము 2200 మరియు 100 పల్స్ వెడల్పు చేస్తున్నాము కాబట్టి ప్రాథమికంగా మీరు ఈ వైడ్ ఫైర్ ని చూస్తే ఫైర్ అనేది మేము వ్రాసిన ఫంక్షన్ మరియు ఈ ఫంక్షన్ మేము చేస్తున్న దానికి చాలా పోలిక ఉంటుంది సైరెన్ వంటి ధ్వని ను ఉత్పత్తి చేసే స్పీకర్ కోసం దీనికి ముందు ఇవి మళ్ళీ స్ట్రైట్ఫార్వర్డు గా ఉంటాయి ఇది PWMOut mypwm స్పీకర్తో కనెక్ట్ కావడానికి మరియు అనలాగ్ పోర్ట్ A1 కి కనెక్ట్ అయ్యే గ్యాస్ సెన్సార్ కోసం అనలాగ్ఇన్ G ఇదంతా కనెక్షన్ గురించి మరియు కోడ్ యొక్క ఈ భాగం ఫైర్ అలారం కోసం ప్రధాన ఫంక్షన్లో while అంటే ఇది పునరావృతమవుతుంది read గ్యాస్ సెన్సార్ విలువను చదువుతుంది విలువ 0 30 కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మేము ఈ అలారం వ్యవస్థను పిలుస్తున్నాము మేము 1 సెకను కోసం వేచి ఉన్నాము మరియు మేము మళ్ళీ కొంత వ్యవధిని సెట్ చేసాము మరియు ఇది కొనసాగుతుంది ఇది మళ్ళీ 0 30 కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ అలారం వ్యవస్థ ఆన్ అవుతుంది కాబట్టి స్పీకర్ను ఉపయోగించి అలారం సిస్టమ్తో పాటు గ్యాస్ సెన్సార్ ఇంటర్ఫేసింగ్ కోసం మేము రాసిన నమూనా కోడ్ ఇది కాబట్టి మేము ఉపన్యాసం 41 చివరికి వచ్చాము మరియు ఇది ఈ ప్రత్యేక కోర్సులో మేము మీకు చూపించిన ప్రయోగాలను ఫార్మల్ గా ముగుస్తుంది కాబట్టి ఇప్పుడే నేను మాట్లాడిన గ్యాస్ సెన్సార్తో ఇంటర్ఫేసింగ్ భాగాన్ని ఎలా ప్రదర్శిస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ప్రయోగంలో నేను STM బోర్డుతో పాటు స్మోక్ సెన్సార్ను కనెక్ట్ చేస్తాను మరియు స్మోక్ సెన్సార్ ఏమి చేస్తుంది చుట్టుపక్కల స్మోక్ ను గ్రహించినప్పుడల్లా అది అలారం మ్రోగిస్తుంది కానీ మీరు కూడా ఇలాంటిదే చేయవచ్చు స్మోక్ గ్రహించినప్పుడల్లా ఒక SMS అగ్నిమాపక దళానికి వెళ్లాలి ఈ గ్యాస్ సెన్సార్ను కనెక్ట్ చేయడమే కాకుండా మీరు చేయవలసింది ఏమిటంటే మీకు కూడా GSM బోర్డు అవసరం కాబట్టి మేము చాలా సాధ్యమైన పనులను చేయగలము కాని ఇక్కడ మనం చేస్తున్నది ఈ స్మోక్ సెన్సార్ను ఇంటర్ఫేస్ చేస్తుంది మరియు ఈ గది లోపల స్మోక్ వచ్చినప్పుడల్లా స్పీకర్ సైరన్ రకమైన శబ్దం చేస్తుంది ఈ గ్యాస్ సెన్సార్ను స్పీకర్తో పాటు STM బోర్డ్తో ఎలా ఇంటర్ఫేస్ చేయాలో చూద్దాం కాబట్టి ఇది గ్యాస్ సెన్సార్ ఇది మేము ఉపయోగిస్తున్న గ్యాస్ సెన్సార్ కనెక్ట్ చేయబడిన నాలుగు పిన్స్ ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఆ పిన్స్ ఏమిటి ఒకటి AD మరొకటి DD మరొకటి GND మరియు మరొకటి Vcc నేను GND మరియు Vcc లను కనెక్ట్ చేస్తాను మరియు నేను అనలాగ్ అవుట్పుట్ తీసుకుంటాను కాబట్టి నాకు డిజిటల్ అవుట్పుట్ గురించి అవసరం లేదు నేను అనలాగ్ అవుట్పుట్ను తీసుకుంటాను మరియు దాన్ని నా STM బోర్డు యొక్క పిన్ A1 కి కనెక్ట్ చేస్తాను స్పీకర్లో నేను ఒకదానిని భూమికి మరొకటి పిడబ్ల్యుఎం పోర్టుకు కనెక్ట్ చేస్తాను ఈ సందర్భంలో మేము D3 పోర్ట్ను PWM పోర్ట్గా ఉపయోగించాము కాబట్టి మొదటిది Vcc తరువాతిది GND ఆపై చివరిది నేను STM యొక్క A1 పిన్తో కనెక్ట్ చేయబోయే అనలాగ్ అవుట్పుట్ నేను చేసిన స్మోక్ సెన్సార్తో ఇది సాధారణ కనెక్షన్ ఇప్పుడు నేను ఈ స్పీకర్ను D3 తో మరియు ఒకదాన్ని GND తో కనెక్ట్ చేస్తాను ఇది ఈ వైపు నుండి నాల్గవ పిన్ కాబట్టి ఇదంతా మేము చేసిన కనెక్షన్ గురించి సరే నేను ఇప్పటికే మీతో చర్చించిన కోడ్ నేను ఇప్పుడు కోడ్ డంప్ చేస్తాను ఇప్పుడు నేను మ్యాచ్స్టిక్ ను ఉపయోగిస్తాను నేను ఈ మ్యాచ్స్టిక్ ను చెదరగొట్టి దీని స్మోక్ ఉపయోగిస్తాను ఇది స్మోక్ ను గ్రహించినప్పుడల్లా సైరన్ కొంతకాలం ఆన్ లో ఉంటుంది నేను దీన్ని మరోసారి పునరావృతం చేస్తాను ఇది ఎక్కువ మొత్తంలో స్మోక్ ను అందుకోవాలి అప్పుడు మాత్రమే అది గ్రహించబడుతుంది హోమ్ ఆటోమేషన్ సిస్టంలో భద్రతా ప్రయోజనం కోసం మీరు ఎల్లప్పుడూ ఈ ఇంటిగ్రేటెడ్ స్మోక్ సెన్సార్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఇదంతా స్మోక్ సెన్సార్తో చేసిన ప్రయోగం గురించి మేము ముందుకు వెళ్తాము మరియు తరువాత మనం చేయగలిగే అన్ని ప్రయోగాలు ఏమిటో చూస్తాము ధన్యవాదాలు